ఈ ఉపన్యాసాని కి స్వాగతం ఇప్పుడు యాంటెన్నాల యొక్క వివిధ ప్రాథమిక పారామీటర్స్ చూశాము ఈ రోజు మనం నిజంగా ఉపయోగకరమైన యాంటెన్నాను చూస్తాము ఇప్పటికే మనము హెర్ట్జియన్ డైపోల్ లేదా కరెంట్ ఎలిమెంట్ అయిన ఎలిమెంటల్ యాంటెన్నాను చూశాము కాని కరెంట్ ఎలిమెంట్ ఆచరణాత్మక యాంటెన్నా కాదని మనము చూశాము అనేక కారణాల వల్ల ఒకటి పొడవు చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఇది చాలా చిన్నది మరియు దాని కోసం ఇది రేడియేషన్ రెసిస్టెన్స్ చాలా చిన్నదని మనము చూశాము కాబట్టి మనకు గణనీయమైన పవర్ రేడియేట్ కావాలంటే యాంటెన్నాలో మనకు భారీ కరెంట్ ఉండాలి అది ఆచరణాత్మకం కాదు అలాగే కరెంట్ ఎలిమెంట్లో కరెంట్ అంతటా స్థిరంగా ఉంటుందని మనం చూశాము ఇప్పుడు అది ఫిజికల్ అఫ్రాక్స్జీమేషన్ కాదు ఎందుకంటే మనము యాంటెన్నా యొక్క ఏదైనా పొడవును చూస్తే మరియు కరెంట్ స్థిరంగా ఉంటే అంటే చివరి పాయింట్లు లో కూడా కరెంట్ సున్నా కాదు కానీ వెంటనే ఫ్రీ స్పేస్ ఉంటుంది కాబట్టి కండక్షన్ కరెంట్ అక్కడ ఉండదు కాబట్టి ఆ కరెంట్ ఎక్కడికి వెళుతుంది ఇప్పుడు ఇది కాన్ కండక్షన్ కరెంట్ డిస్ ప్లేస్మెంట్ కరెంట్కు బదిలీ అవుతుందని మనకు తెలుసు కాని అంతా అదే కరెంట్ ఉందని అనుకుంటే అక్కడ తీవ్రమైన అంతరాయం ఉంది కాబట్టి ఆచరణాత్మక విషయం కలిగి ఉండటం సాధ్యం కాదు కానీ కరెంట్ ఎలిమెంట్ యాంటెన్నా యొక్క కేటాయించిన శక్తి అని మనము ఇప్పటికే గుర్తించాము ఇతర సంక్లిష్టమైన యాంటెన్నా ముఖ్యంగా ఫార్ ఫీల్డ్ నిర్మాణాన్ని కలిగి ఉన్న అన్ని లక్షణాలను ఇది చూపిస్తుంది అందువల్ల ఈ రోజు మనం నిజంగా ఉపయోగకరమైన వైర్ యాంటెన్నాను చూస్తాము మొదట మనం వైర్ యాంటెన్నాలతో ప్రారంభిస్తాము ఇవి వైర్ నిర్మాణాల రకానికి తీగలు అంటే ఐడియల్ గా అది పొడవు ని కలిగి ఉంటుంది కానీ వెడల్పు ఉండదు కాబట్టి ఈ రోజు అలాంటి 2 ఉదాహరణలు మనం ఒక్కొక్కటిగా చూస్తాము మొదటిది మీరు వీక్షణ గ్రాఫ్ లో చూడవచ్చు అంటే మొదటిది మనం డైపోల్ యాంటెన్నాను చూస్తాము ఈ డైపోల్ యాంటెన్నా ఉన్నాయని ప్రతిచోటా మీరు చూస్తారు ఇది చాలా ప్రాచుర్యం పొందింది ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇది పొడవు l కాబట్టి ఇది సిమెట్రీకల్ ఇది రెండు భాగాలను కలిగి ఉంది ప్రతి భాగం l 2 కలిగి ఉంటుంది వీటిని యాంటెన్నా యొక్క ధ్రువాలు అంటారు కాబట్టి ఇది ఎగువ ధ్రువం ఇది దిగువ ధ్రువం మరియు వాటి మధ్య సోర్స్ ఎసి సోర్స్ ఎసి వోల్టేజ్ సోర్స్ ఉంది ఇది 2 యాంటెన్నాల మధ్య ఉంది ఇది డైపోల్ యొక్క నిర్మాణం ఇప్పుడు కొన్నిసార్లు తక్కువ ఫ్రీక్వెన్సీ లలో ఈ పొడవు చాలా ఎక్కువగా ఉంటే ఇంత ఎక్కువ పొడవు అనుమతించబడకపోతే అటువంటి సందర్భంలో ఈ డైపోల్ యాంటెన్నా యొక్క మరొక రకం మోనోపోల్ యాంటెన్నా ఉంది కాబట్టి ఈ సందర్భంలో సోర్స్ ఉంది మరియు సోర్స్ నుండి ఒకే ధ్రువం మాత్రమే ఎగువ ధ్రువం ఉంది దిగువ ధ్రువం లేదు కాబట్టి వారు దానిని ఎలా తయారు చేస్తారు కాబట్టి అనంతమైన గ్రౌండ్ ప్లేన్ ఉండాలి కాబట్టి చిత్ర సిద్ధాంతం ప్రకారం ఇది డైపోల్ కాబట్టి మనం ఇక్కడ గ్రౌండ్ ప్లేన్ ఉంచితే మనకు దిగువ ధ్రువం అవసరం లేదు కాబట్టి ఇది ఎత్తు h కలిగివున్న మోనోపోల్ యాంటెన్నా అంటారు కాబట్టి ఈ రెండు నిర్మాణాలు ఈ రోజు మనం విశ్లేషించడానికి ప్రయత్నిస్తాము మొదట మనము డైపోల్ తో ప్రారంభిస్తాము ఇప్పుడు డైపోల్ విషయంలో మొదట ఎలా విశ్లేషించాలి స్పష్టంగా ఏదైనా యాంటెన్నా అది వెదజల్లుతున్న ఫీల్డ్ లు అని మనము గుర్తించాలనుకుంటున్నాము కరెంట్ పంపిణీని కనుగొనాలనుకుంటున్నాము ఎందుకంటే మాక్స్వెల్ సమీకరణాలను పరిష్కరించడం ద్వారా కరెంట్ పంపిణీ నుండి మనము ఫీల్డ్లు కనుగొనవచ్చు ఇప్పుడు దీని కోసం అంటే మొదట చేయవలసిన పని కి యాంటెన్నాపై ప్రవహించే కండక్షన్ కరెంట్ లెక్కించాలి ఇప్పుడు ఇక్కడ ఇది ఒక పొడవైన యాంటెన్నా అని మీరు చూస్తారు కాబట్టి యాంటెన్నా ఇలా ఉంటుంది కాబట్టి భౌతికంగా కరెంట్ ను మనం ఇక్కడ ఫీడింగ్ చేస్తున్నామని మనకు తెలుసు అంటే కరెంట్ ఇక్కడ గరిష్టంగా ఉండవచ్చు కానీ అది చివర్లలో సున్నాకి వెళ్ళాలి దాని నిర్మాణం ఏమిటి కాబట్టి మనము ట్రాన్స్మిషన్ లైన్ సహాయం తీసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము మనము ఇప్పటికే ట్రాన్స్మిషన్ లైన్ చూశాము కాబట్టి ఫీడ్ చేయబడిన మరియు ఓపెన్ సర్క్యూట్ ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ చూద్దాం కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్లో కరెంట్ I ఉంటే స్పష్టంగా ఇక్కడ రేడియేషన్ జరుగుతోంది దీనిని మనము ఇప్పటికే EM థియరీ క్లాసులలో చూశాము కాబట్టి ఈ కరెంట్ కండక్షన్ కరెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్గా మార్చబడుతోంది మరియు రిటర్న్ కరెంట్ ఇలా ఉంటుంది మరియు ఈ కరెంట్ ఎలా పంపిణీ చేయబడుతుందో మీకు తెలుసా కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ కరెంట్ సున్నాగా ఉండాలి వోల్టేజ్ గరిష్టంగా ఉంటుంది కాబట్టి కరెంట్ ఇక్కడ కనిష్టంగా ఉంది అంటే మీకు ఇలాంటి పంపిణీ ఉంది మనము చూసినప్పుడు కాబట్టి మీరు వీక్షణ గ్రాఫ్లో చూడవచ్చు నేను ప్లాట్ చేస్తే కరెంట్ పంపిణీ అంటే I I z యొక్క ఫంక్షన్ గా ప్లాట్ చేస్తే అది సైనోసోయిడల్ లాంటిది ఇప్పుడు నేను ఈ రెండు ట్రాన్స్మిషన్ లైన్ను అంతర్గత కోణం మార్చవచ్చు లేదా వాటి మెరుపు పెరిగింది అని అనుకుందాం అప్పుడు భౌతికంగా ఏమీ మారడం లేదు Refer Slide Time 0717 కాబట్టి కరెంట్ పంపిణీ ఇలా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లాజిక్ ప్రకారం ఇది సున్నా గా ఉండాలి కానీ కొంచెం మిగిలి ఉంది మరియు మనం దీన్ని నేరుగా ఇలా చేస్తే ఇది కరెంట్ పంపిణీ కూడా అయి ఉండాలి మరియు ప్రజలు కూడా కొలిచారు మరియు పొడవైన డైపోల్ యాంటెన్నాపై ఉన్న ప్రవాహం నిజానికి ఇలాంటిదేనని చివరికి అది సున్నాకి వెళుతుందని 2 ధ్రువాల 2 చివరలలో అది సున్నాకి వెళుతుంది మరియు మధ్యలో సైను సాయిడల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పగలము ఇక్కడ కరెంట్ పంపిణీ ఏమిటి మరియు దాని నుండి మనం పరిష్కరించగలమని మనకు తెలుసు అయితే అంటే మొదటి తరగతులలో మనం చూసిన మాక్స్వెల్ సమీకరణం నుండి కరెంట్ పంపిణీ నాకు తెలిస్తే వెక్టర్ పొటెన్షియల్ అయస్కాంత వెక్టర్ పొటెన్షియల్ ఎలా వ్రాయాలి మరియు దాని నుండి విద్యుత్ఫీల్డ్ మరియు అయస్కాంత ఫీల్డ్ ని ఎలా కనుగొనగలం కానీ కరెంట్ ఎలిమెంట్ కోసం మనం చేసిన దీన్ని మీరు చేయాలనుకుంటే ఈ సందర్భంలో మీరు దీన్ని చేయాలనుకుంటే అది కఠినమైన పని అవుతుంది మనం చేయగలిగే కొన్ని ఇంటెగ్రల్ ఉంటాయి కాబట్టి మనం సింప్లిఫైయింగ్ రూట్ తీసుకుంటాము యాంటెన్నా యొక్క ఫార్ ఫీల్డ్ పై మనకు ప్రధానంగా ఆసక్తి ఉందని మనం ఇప్పటికే చెప్పాము కాబట్టి మనకు ఆసక్తి ఉంటే యాంటెన్నా యొక్క ఫార్ ఫీల్డ్ అని చెప్పగలను అప్పుడు మనం ఏమి చేస్తాం అంటే ఇది కరెంట్ పంపిణీ అని అనుకుందాం ఇప్పుడు ఈ మొత్తం డైపోల్ ను చిన్న అనంతమైన కరెంట్ ఎలిమెంట్ పొడవు dz యొక్క కరెంట్ ఎలిమెంట్ గా విభజిస్తాము కాబట్టి చిన్న చిన్న కరెంట్ ఎలిమెంట్ చేస్తుంది అంటే ఇక్కడ మనం వీటిని విచ్ఛిన్నం చేస్తామని చెబితే ఇది కరెంట్ ఎలిమెంట్ ఇది కరెంట్ ఎలిమెంట్ కాబట్టి ఇది ఒకటి ఇది అలాంటిది మరియు ఇక్కడ కూడా మనం దానిని చేస్తాము ఇప్పుడు కరెంట్ పంపిణీ నాకు తెలుసు కాబట్టి ఇక్కడ విలువ నాకు తెలుసు కాబట్టి ఈ రెండింటి మధ్య ఇది ఇక్కడ కరెంట్ పంపిణీ అవుతుందని అనుకుందాం ఇది ఒక స్థిరమైన విలువ అని అనుకుంటాము అదేవిధంగా తరువాతి కోసం ఇది స్థిరమైన కరెంట్ విలువ అని నేను అనుకుంటాను మరియు ఇవన్నీ కరెంట్ ఎలిమెంట్స్ లాగే నేను పరిగణిస్తాను కాబట్టి ఈ వ్యక్తిగత కరెంట్ ఎలిమెంట్ ఇప్పుడు నాకు తెలుసు డిస్టెన్స్ పాయింట్ P నుండి మళ్ళీ మనం వీక్షణ గ్రాఫ్ వద్ద చూడవచ్చు ఈ సమయంలో కనీసం P కి ఫీల్డ్ ఏది పార్ ఫీల్డ్ లో ఉంది ఇక్కడ నాకు తెలిసిన పార్ ఫీల్డ్ ఏమిటి మరియు అప్పుడు నేను తదుపరిదానికి వెళ్ళగలను అందువల్ల ఇక్కడ ఉన్న మొత్తం ఫీల్డ్ ఈ అన్ని ఫీల్డ్ లకు సూపర్ పొజిషన్ అవుతుంది కాబట్టి అంటే ప్రాథమికంగా ఈ మొత్తం పొడవైన డైపోల్ నేను అంతటా పంపిణీ చేయబడిన కరెంట్ ఎలిమెంట్స్ గా విభజించ గలను మరియు ప్రతి కరెంట్ ఎలిమెంట్ ఊహించిన కరెంట్ పంపిణీ నుండి నాకు తెలిసిన కరెంట్ విలువను కలిగి ఉంటుంది అప్పుడు P వద్ద ఉన్నఫీల్డ్ ఏమిటో కనుగొనమని నేను మీకు చెప్తాను అప్పుడు నాకు ఆ ఫీల్డ్ ల యొక్క సూపర్ పొజిషన్ ఉంటుంది మరియు నేను కనుగొంటాను కాబట్టి అలా చేయాలంటే మనం కొన్ని టెర్మినాలజీ లను సవరించాలి ఒక విషయం ఇప్పుడు మీరు వెక్టర్ స్పెరికల్ కోఆర్డినేట్లో ఉండాలి అని మీరు చూస్తున్నారు వాస్తవానికి ఈ సోర్స్ పొజిషన్ సోర్స్ యొక్క కేంద్ర అది కోఆర్డినేట్ స్పెరికల్ కోఆర్డినేట్ వ్యవస్థ కు కేంద్రంగా ఉంటుంది P అనేది r తీటా 𝝓 ద్వారా వర్గీకరించబడుతుంది కాబట్టి P కి వ్యాసార్థం r వ్యాసార్థం వెక్టర్ r ఉంటుంది అప్పుడు తీటా అనేది కోణం మరియు తరువాత అది అజిముత్ 𝝓 అవుతుంది అదేవిధంగా z దూరం వద్ద కరెంట్ ఎలిమెంట్ కానీ కోఆర్డినేట్ dz డాష్తో దీనికి వ్యాసార్థం వెక్టర్ r డాష్ ఉంటుంది అంటే ఇది డాష్ లేదా ప్రైమ్ కోఆర్డినేట్స్ r డాష్ కోణం తీటా డాష్ మరియు z కోఆర్డినేట్ z డాష్ కాబట్టి కరెంట్ పంపిణీ I డాష్ అంటే ఏమిటో నేను వ్రాయగలను ఇది Im ఇది కొంత స్థిరంగా ఉంటుంది సైన్ బీటా నాట్ l 2 మైనస్ z డాష్ 0 నుండి l 2 కి ఎందుకంటే కరెంట్ మీరు ఏదైనా యాంటెన్నా కోసం చూస్తారు 2 ధ్రువాలు ఈ 2 కరెంట్ లు ఈ డిఫరెన్షియల్ రీతులను కలిగి ఉంటాయి కాబట్టి దానిని మనం 2 పోల్స్ గా విడదీయాలి కాబట్టి ఇక్కడ ఇది l 2 మైనస్ z డాష్ 2 ఇక్కడ l 2 ప్లస్ z డాష్ 2 మీరు అలా చేస్తే మీరు చూస్తారు మధ్యలో ఉన్న z డాష్ వద్ద ఉన్న విషయం 0 కి సమానం కాబట్టి ఈ విషయం అవుతుంది a యొక్క పొడవు ఎంత అనేదానిపై ఆధారపడి ఇక్కడ గరిష్టంగా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ కొంత నాన్ జీరో విలువను కలిగి ఉంది కానీ చివరిలో z డాష్ l 2 కి సమానం కాబట్టి sin 0 విలువ 0 అవుతుంది కాబట్టి రెండు సందర్భాల్లోనూ కరెంట్ 0 వద్ద వెళుతుంది చివరలను మరియు ఇది ఇక్కడ కొన్ని సైనోసోయిడల్ పంపిణీని కలిగి ఉంది కాబట్టి ఒకసారి మనం దీనిని వ్రాస్తాము కాబట్టి అప్పుడు మనకు ఫార్ ఫీల్డ్ ఉజ్జాయింపు ఉంటుంది మరియు ఈ డిస్టెంట్ పాయింట్ P కాబట్టి అది తగినంత దూరంలో ఉంది అంటే z డాష్ కంటే r చాలా ఎక్కువ ఆ సందర్భంలో r మరియు r డాష్ రెండూ సమాంతరంగా ఉంటాయి మరియు r మరియు r డాష్ దాదాపు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి అవి సమాంతరంగా ఉంటాయి మరియు నేను చాలా సూక్ష్మంగా r డాష్ r డాష్ ను వ్యక్తీకరించాలనుకుంటే నేను r మైనస్ z డాష్ ఇన్ టూ cos తీటా గా వ్రాయగలను కాబట్టి r డాష్ r మైనస్ z డాష్ కాస్ తీటా అవుతుంది ఇప్పుడు మనం ఎప్పుడు సూపర్పొజిషన్ చేస్తాము మనకు ఇవన్నీ అవసరం మరియు మనం ఏమి చేస్తాం అని మనం చూసినట్లుగా కరెంట్ ఎలిమెంట్స్ లో ప్రతిదానికి ఫార్ ఫీల్డ్ ఏమిటో ఇప్పుడు వ్రాయవచ్చు కాబట్టి ఈ ఎలిమెంటల్ ఒకటి మనకు తెలిసిన ఫార్ ఫీల్డ్ ఏమిటో నేను వ్రాయగలనని చూపించిన వాటికి ఫార్ ఫీల్డ్ లో మనకు విద్యుత్ఫీల్డ్లో తీటా భాగం మాత్రమే ఉంది కాబట్టి dz డాష్ దాని కారణంగా ఇవ్వబడే dEθ కాంపోనెంట్ మీ కరెంట్ ఎలిమెంట్ డేరివేషన్స్ మీరు సూచించవచ్చని నేను వ్రాయగలను అక్కడ I డాష్ ఉన్నది ఒక sin తీటా రేడియేషన్ అనేది 1 బై y r డాష్ చేసిన వైవిధ్యం మరియు శక్తికి మైనస్ j బీటా నాట్ r డాష్ dz డాష్ కాబట్టి ఇది కరెంట్ ఇది పాయింట్ వద్ద E field కాబట్టి ఇది పాయింట్ కాబట్టి P వద్ద ఇది dEθ మరియు ఇది తీటా దిశలో ఉంటుంది మరియు ఇది దీని విలువ ఇప్పుడు ఇక్కడ మీరు వేర్వేరు పాయింట్లకు వేర్వేరు r డాష్ కలిగి ఉంటారు ఇప్పుడు మనకు తెలిసినట్లుగా డీనామినేటర్ లో P చాలా దూరంలో ఉన్నందున P ఫార్ ఫీల్డ్ లో ఉంది r మరియు r డాష్ అవన్నీ సమానంగా ఉంటాయి కాని ఫేస్ లో మనం దీన్ని చేయలేము ఎందుకంటే ఫేస్ చాలా చాలా సున్నితమైనది మరియు వాస్తవానికి ఇది r డాష్ మాత్రమే కాదు ఇది బీటా నాట్ ఇన్ టూ r డాష్ కాబట్టి మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చని మనకు తెలుసు ఇది ప్రాథమికంగా ఈ ఫేస్ పదాన్ని e టు ద పవర్ మైనస్ j బీటా నాట్ r డాష్ కు వ్రాద్దాం ఇది వాస్తవానికి కోణం బీటా నాట్ అంటే 2 π లాంబ్డా నాట్ ఇన్ టూ r డాష్ కాబట్టి ఈ r ఇది 1000 మీటర్ అని అనుకుందాం r డాష్ 1000 5 మీటర్ తీసుకుందాం అంటే మరొక పాయింట్కు 50 సెంటీమీటర్ల దూరంలో మాత్రమే ఉండి ఆపరేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ 300 MHz అని చెప్పండి కాబట్టి మొదటిదానిలో బీటా నాట్ r డాష్ విలువ ఏమిటో మనం తెలుసుకోవచ్చు కాబట్టి బీటా నాట్ r అంటే ఏమిటి మీరు బీటా నాట్ r చేస్తే 300 MHz కోసం లాంబ్డా నాట్ ఒక మీటర్ మరియు బీటా నాట్ r అంటే 2 π1 మీటర్ ఇన్ టూ r గా ఉంటుంది కాబట్టి 2 π ఇన్ టూ 1000 కాబట్టి అది 3 60000 డిగ్రీలు అయితే బీటా నాట్ r డాష్ అంటే 2 π ఇన్ టూ 1000 5 గా ఉంటుంది కాబట్టి వారు ఈ కోణాలను చూస్తారు అయితే పాయింట్లు ఒక కిలోమీటరు దూరంలో మాత్రమే ఉన్నాయి అవి 50 సెంటీమీటర్ల దూరంలో ఉన్నాయి కానీ కోణం వారీగా అంటే మనం ఫేస్ ను లెక్కించేటప్పుడు అవి పూర్తిగా ఫేస్ పరంగా అవి అవుట్ ఆఫ్ ఫేస్ లో ఉన్నాయి కాబట్టి మనం ఈ 2 ను సూపర్ పోస్ చేస్తే అంటే ఈ 2 దశలు జోడిస్తే అవి శూన్య ఫేస్ లేదా 0 ఫేస్ కాబట్టి ఇక్కడ అన్ని r డాష్ సమానమని మనం ప్రత్యామ్నాయం చేయలేము కాని మనం దీన్ని యాంప్లిట్యూడ్ భాగంలో చేయవచ్చు ఎందుకంటే ఇది మనం యాంప్లిట్యూడ్ భాగంలో చేయగలిగే డీనామినేటర్ లో చేయవచ్చు కాబట్టి ఇక్కడ ఫేస్ భాగంలో మనం ఇక్కడ చూపిన విషయం యొక్క జామెట్రీ నుండి వ్రాయగలమని నేను చెప్పినట్లు r డాష్ చేస్తాము మనం r డాష్డ్ r మైనస్ z డాష్డ్ కాస్ తీటా అని వ్రాయవచ్చు కాబట్టి మనం ఈ dE లో ఎలిమెంటల్ కరెంట్ ఎలిమెంట్ కారణంగా ఫీల్డ్ను ప్రత్యామ్నాయం చేస్తే అది j ఈటా నాట్ బీటా నాట్ కాబట్టి మొత్తం విద్యుత్ఫీల్డ్ ఏమీ కాదు కానీ కరెంట్ ఎలిమెంట్స్ నుండి వేర్వేరు పరిమాణాలను కలిగి ఉన్న విద్యుత్ఫీల్డ్ యొక్క సూపర్ పొజిషన్ మరియు ఇవి మైనస్ అవుతాయి మీరు z డాష్ మైనస్ l బై 2 కు సమానం z డాష్ ప్లస్ l బై 2 కు సమానం అప్పుడు ఆ dEθ కాబట్టి నేను ఈ ఇంటెగ్రల్ చేస్తే అది z డాష్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే ఇది dz డాష్ యొక్క ఇంటిగ్రేషన్ కాబట్టి ఇంటిగ్రేషన్ వేరియబుల్ z డాష్ కాబట్టి ఈ టర్మ్ మరియు ఈ టర్మ్ ఉంటుంది మిగతావి బయటకు వెళ్తాయి మరియు ఈ I డాష్ విలువను కరెంట్ పంపిణీని చేయాలి కాబట్టి మనం ఇంతకు మునుపు కరెంట్ పంపిణీని వ్రాసాము ఇప్పుడు మనం దానిని ఉంచుతాము మరియు మనం Eθ విలువను పొందుతాము ఇప్పుడు మొదటి ఇంటెగ్రల్ లో ఈ z డాష్ నెగెటివ్ గా ఉంది ఇది కూడా నెగెటివ్ గా ఉంటుంది మనం ఈ పరిమితులను మార్చగలము మరియు అందువల్ల ఈ మొత్తం మైనస్ సంకేతం గా వ్రాయవచ్చు ఇక్కడ పరిమితిని మనం మార్చినప్పుడు అది మారుతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఏమీ కాదని మీరు గమనించవచ్చు కాని మనం ఈ e టు ద పవర్ j థీటా ప్లస్ e టు ద పవర్ మైనస్ z తీటాకు మార్చవచ్చు అంటే cos టర్మ్ అదనంగా వస్తుంది కాబట్టి మొత్తం ఫార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని j గా వ్రాయవచ్చు కాబట్టి వీటిని మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకు లభిస్తుంది ఇక్కడ ఈ టర్మ్ కి ఏ తీటా వేరియేషన్ లేదని మీరు చూస్తారు అన్ని తీటా వేరియేషన్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఈ టర్మ్ మొత్తాన్ని ఈ మొత్తం విషయాన్ని సూచిస్తాము దీనిని మనం తీటా యొక్క ఫంక్షన్ అని పిలుస్తాము కాబట్టి తీటా కాస్ బీటా నాట్ l 2 కాస్ తీటా మైనస్ కాస్ బీటా నాట్ l 2 సైన్ తీటా అని వ్రాస్తాను కాబట్టి ఈ విధంగా మనం పొడవైన డైపోల్ యొక్క ఫార్ ఫీల్డ్ ఏమిటో ఇప్పుడు వ్రాయవచ్చు అంటే ఇది తీటా సంబంధితఫీల్డ్ ఇక్కడ Eθ Eθ అంటే సమయఫీల్డ్ కాబట్టి మనం ఈ విలువను ఉంచినట్లయితే ఫ్రీ స్పేస్ యొక్క ఇంట్రెన్సిక్ ఇంపెడెన్స్ ఈటా నాట్ ఇది 120 𝜋 ను 2 𝜋 తో డివైడ్ చేయాలి కాబట్టి దీనిని మనం j 60 Im e టు ద పవర్ మైనస్ j బీటా నాట్ r r Fθఅని వ్రాయవచ్చు కాబట్టి ఇది మనకు విద్యుత్ఫీల్డ్ వచ్చింది ఇప్పుడు ఫార్ ఫీల్డ్ లో అయస్కాంతఫీల్డ్ ఏమిటో మనకు తెలుసు అయస్కాంతఫీల్డ్ 𝝓 డైరెక్టడ్ మరియు ఇది కేవలం ఫార్ ఫీల్డ్ లో ఉంటుంది ఇది మనం ఇదే తరహాలో వ్రాయగలము ఇది వెక్టర్ టర్మ్ కాబట్టి ఈ H 𝝓 a 𝜙 మరియు ఇది నథింగ్ కానీ Eθ eta నాట్ కాబట్టి అన్ని తీటా వైవిధ్యం ఇక్కడ ఉంది అంటే పాటర్న్ ఏమిటో మనం కనుగొనాలనుకుంటే ఎందుకంటే ఇది స్థిరమైన టర్మ్ కాబట్టి నమూనా Fθ పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇది డైపోల్ కోసం మీరు ఎంచుకునే పొడవు కాబట్టి మనం ఎంచుకున్న పొడవు యొక్క పొడవు l అనేది లాంబ్డా 2 లాంబ్డా నాట్ 2 లాంబ్డా నాట్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ యొక్క వేవ్ పొడవు కాబట్టి మనం దానిని ఎంచుకుంటే దానిని హాఫ్ వే డైపోల్ అంటారు కాబట్టి ఎగువ పోల్ లాంబ్డా నాట్ 4 దిగువ పోల్ లాంబ్డా నాట్ 4 యాంటెన్నా డైపోల్ యొక్క మొత్తం పొడవు హాఫ్ వేవ్ కాబట్టి దీనిని హాఫ్ వేవ్ డైపోల్ అంటారు ఈ హాఫ్ వేవ్ డైపోల్ కోసం మన Fθ ఎక్కడ ఉంది కాబట్టి ఈ Fθ ఈ హాఫ్ వే డైపోల్ కోసం కాస్ 𝜋 2 కాస్ తీటా సైన్ తీటా అవుతుంది ఇప్పుడు ఈ Fθ యొక్క గరిష్టం ఏమిటో మనం చూస్తాము ఏ దిశలో ఇది గరిష్టంగా ఉందో మీరు గరిష్టంగా ఎలా ఉందో తెలుసుకోగలుగుతారు గరిష్టంగా ఎలా కనుగొనాలో మీకు తెలుసు ఈ తీటా 90 డిగ్రీలు అంటే ఈ వీక్షణ గ్రాఫ్లో మీరు ఇక్కడ చూసిన తీటా ఏమిటి కాబట్టి ఈ కోణం తీటా కాబట్టి 90 డిగ్రీల వద్ద బ్రాడ్ సైడ్ డైరెక్షన్ అంటే దీనిని బ్రాడ్ సైడ్ యాంటెన్నాగా ప్రజలు పిలుస్తారు అంటే ఇది 90 డిగ్రీల డైపోల్ పొడవు మరియు బ్రాడ్ సైడ్ ఇది గరిష్టంగా ఉంటుంది మరియు దాని విలువ ఏమిటంటే 90 డిగ్రీల వద్ద ఈ టర్మ్ 0 అవుతుంది cos 0 1 మరియు ఇది sin 90 విలువ 1 అవుతుంది కాబట్టి Fθ 1 అంటే విలువ F 1 మరియు అందువల్ల హాఫ్ వేవ్ డైపోల్ యొక్క గరిష్ట విలువ ఎంత Eθ ఇక్కడ ఉందని మనం ఇప్పటికే కనుగొన్నాము Fθ అలా మారితే మన Emax విలువ 60 Im by r కాబట్టి Im అంటే ఏమిటి ఇది గరిష్ట కరెంట్ కాబట్టి ఇప్పుడు ఈ Fθ ను చూద్దాం ఈ తీటా ఏమిటో ప్లాట్ చేస్తే మనకు పాటర్న్ వస్తుంది కాబట్టి మనకు లాంబ్డా 2 ఉంటే ఈ లాంబ్డా 2 కోసం విషయాల ద్వారా మనకు ఇలాంటి నమూనా ఉందని మీరు చూస్తారు మరియు మొత్తం E ఫీల్డ్ ఎక్స్ ప్రషన్ కు 𝜙 తో ఎటువంటి వేరియేషన్ లేదని దయచేసి గమనించండి అంటే అజిముతల్ దిశలో ఇది వృత్తాకార నమూనా అవుతుంది ఎలివేషన్ పాటర్న్ లో మనకు దీనిని లాంబ్డా by 2 అని పిలుస్తారు మనం l తీసుకుంటే లాంబ్డాకు సమానం మనం l ను 3 బై 2 లాంబ్డాకు సమానంగా తీసుకుంటే ఈ పాటర్న్ వివిధ లోబ్స్ లో విభజించబడుతుందని మీరు చూస్తారు ఈ లాంబ్డా by 2 విషయంలో మొత్తం 6 లోబ్స్ ఉంటాయి ఇప్పుడు రేడియేషన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటో మనం లెక్కించాల్సి ఉంటుంది ఎందుకంటే పెద్ద యాంటెన్నా మనకు ఎక్కువ రేడియేషన్ రెసిస్టెన్స్ ను ఇస్తుందని మనం చెప్పాము మరియు మనం మొదట ఎంత శక్తిని ప్రసరింపచేస్తున్నామో కనుగొనవలసి ఉంటుంది కాబట్టి సమయ సగటు ఎంత పవర్ పాయింటింగ్ వెక్టర్ Sav అవుతుంది మరియు అది 12 నిజమైన Eθ H φ అని మనకు తెలుసు మరియు ఇది గాలిలో వెళుతుంది ఇది ఏదైనా యాంటెన్నా కోసం మనం ఇప్పటికే నిరూపించాము ఇది నిజం కాబట్టి ఇక్కడ మనం కనుగొంటాము ఇది మనం ఇప్పటికే Eθ మరియు Hφ లను కనుగొన్నాము కాబట్టి ఇది 12 Eθ స్క్వేర్ గా మారుతుంది ఇక్కడ ఈటా నాట్ ar కాబట్టి ఇప్పుడు మనం ఈ Eθ యొక్క విలువను ఇలా ఉంచితే ఇది 4 77 Im స్క్వేర్ బై r స్క్వేర్ Fθ స్క్వేర్ ar గా మారుతుంది ఇప్పుడు మొత్తం రేడియేటెడ్ శక్తి ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటే ఈ పాయింటింగ్ వెక్టర్ డెన్సిటీ కోసం కాబట్టి మనం దానిని హైపోథిటికల్ క్లోజ్డ్ స్పీరికల్ సర్ఫేస్ పై ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి Pr మనం దీన్ని ఎలా చేయాలో ఇప్పటికే చూశాము ఒక ఎలిమెంటల్ ఏరియా స్పీరికల్ థింగ్ మీద r స్క్వేర్ సైన్ తీటా d తీటా d 𝝓 కాబట్టి నేను ఇలా చేస్తే మనకు ఈటా నాట్ Im స్క్వేర్ 4 𝜋 వస్తుంది θ equal to 0 to 𝜋 Fθ స్క్వేర్ సైన్ తీటా d తీటా d 𝜙 సైన్ తీటా d తీటా d 𝜙 ఇప్పటికే 2 𝜋 అది 30 Im స్క్వేర్ watts కు సమానం ఇప్పుడు ఈ ఇంటెగ్రల్ మరింత ఇంటిగ్రబుల్ కాదు కాబట్టి మనం ఇప్పటికే చూసిన పొడవు విలువను మీరు ఇక్కడ ఉంచాలి కాబట్టి మనం కొన్ని ప్రదేశాలలో ప్రత్యేకత కలిగి ఉంటే అది విలువను ఇస్తుంది కాబట్టి డైపోల్ హాఫ్ వే అంటే మనకు l లాంబ్డా నాట్ by 2 కు సమానం ఈ ఇంటిగ్రేషన్ తీటా 0 టూ 𝜋 కి సమానం Fθ స్క్వేర్ సైన్ తీటా d తీటాను విలీనం చేయవచ్చు మరియు ఇది విలువ అవుతుంది కాబట్టి మనం దానిని ఉంచినట్లయితే Pr 36 5 Im స్క్వేర్ అవుతుంది ఇప్పుడు రేడియేషన్ రెసిస్టెన్స్ యొక్క నిర్వచనం ఏమిటి మొత్తం రేడియేటెడ్ శక్తి Irms స్క్వేర్ ఇన్ టూ రేడియేషన్ రెసిస్టెన్స్ కు సమానం ఇప్పుడు Irms స్క్వేర్ అంటే ఏమిటి డైపోల్ యొక్క హాఫ్ వే గురించి మాకు తెలుసు ఇన్పుట్ టెర్మినల్ వద్ద ఉన్నది ఇన్పుట్ టెర్మినల్ వద్ద కరెంట్ ఏమిటో నాకు తెలియజేయండి అంటే I డాష్ యొక్క వ్యక్తీకరణలలో z డాష్ 0 కి సమానం మరియు మనం అలా చేస్తే అది ప్రాథమికంగా Im సైన్ బీటా నాట్ l 2 గా మారుతుందని మీరు చూస్తారు కాబట్టి అది ఏమీ కాదు కానీ ఎందుకంటే Im ఇది l అవుతుంది లాంబ్డా నాట్ 2 కాబట్టి ఇది 2 𝜋 లాంబ్డా కాబట్టి మనం సైన్ 𝜋 2 ద్వారా చూస్తాము Im అంటే Im మన గరిష్ట విలువ మరియు అందువల్ల దీని యొక్క rms విలువ ఏమిటి కాబట్టి Irms by రూట్ 2 అవుతుంది అంటే Pr 73 Irms స్క్వేర్ అని వ్రాయవచ్చు కాబట్టి రేడియేషన్ రెసిస్టెన్స్ ఏమిటి అని ఇది చూపిస్తుంది హాఫ్ వే డైపోల్ యొక్క రేడియేషన్ రెసిస్టెన్స్ 73 ఓం అయితే మునుపటి సందర్భాల్లో కరెంట్ ఎలిమెంట్స్ కోసం మనం చూశాము ఇది వివిధ ఫ్రీక్వెన్సీ ల కోసం వివిధ విషయాలను లెక్కించాము ఇది కొన్ని మిల్లి ఓం మొదలైనవి 73 ఓం చాలా గణనీయమైనది అంటే చాలా మంచి రేడియేషన్ జరుగుతోంది మనం పరిమాణాన్ని లాంబ్డా నాట్ 2 గా తీసుకుంటే అందుకే హాఫ్ వే డైపోల్ చాలా మంచి యాంటెన్నా ఇది రేడియేషన్ ఉన్నంతవరకు అది మంచి శక్తిని ప్రసరింపజేస్తుంది దీనికి ఉన్న ఇతర లక్షణాలు ఏమిటో తరువాతి తరగతిలో చూస్తాము ధన్యవాదాలు